అందరికీ నమస్కారం పునః స్వాగతం మీరు ఇప్పటివరకు ఉపన్యాసాన్ని ఆస్వాదిస్తున్నారని మరియు హోమ్ వర్క్ అబ్యాసాలపై కూడా మీరు కొంత సమయాన్ని వెచ్చిస్తున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈ ఉపన్యాసంలో మనం స్ట్రక్చర్ లు అని పిలవబడే వాటిని చూడబోతున్నాం కాబట్టి మనము ముందుగా అర్రేలు అని పిలువబడే ఒక రకమైన మొత్తం డేటా రకాన్ని చూశాము మరియు ఈ తరగతిలో మనము స్ట్రక్చర్ లు అని పిలవబడే వాటిని పరిశీలిస్తాము అర్రేల వలె స్ట్రక్చర్ లు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ యొక్క సమాహారం కాబట్టి మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వేరియబుల్స్ ఉన్నాయి కానీ అర్రేల స్ట్రక్చర్లకు విరుద్ధంగా వివిధ రకాలైన సమూహాన్ని కలిగి ఉంటాయి కాబట్టి మీరు అర్రేని గమనించినట్లయితే అదే వేరియబుల్ మొత్తం అదే రకమైన డేటా ని కలిగి ఉంటుంది నేను పూర్ణాంకాల అర్రేని లేదా ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ల అర్రేని కలిగి ఉండగలను అలాగే వివిధ డేటా రకాలైన డేటాను సమగ్రపరచడానికి స్ట్రక్చర్ మిమ్మల్ని అనుమతిస్తుంది ఉదాహరణకు టూ డైమెన్షనల్ ప్లేన్లోని పాయింట్ ని పరిగణించండి టూ డైమెన్షనల్ ప్లేన్లో x కోఆర్డినేట్ మరియు y కోఆర్డినేట్ తీసుకుందాం మీరు ఈ సమూహాన్ని కలిసి ఉంచాలనుకుంటున్నారు ఎందుకంటే అది ఒక పాయింట్ మరియు దానిని చేయడానికి ఒక మార్గం క్రింది విధంగా ఉంటుంది మీకు పాయింట్ అని పిలవబడేది మనము struct అని పిలుస్తాము కాబట్టి struct అనేది C లో ఒక కీలకపదం ఆ పాయింట్ అనేది డేటా టైప్ అని చెప్పాలి ఇందులో రెండు విషయాలు ఉన్నాయి x అని పిలువబడే కొన్ని పూర్ణాంకం మరియు y అని పిలువబడే మరొక పూర్ణాంకం ఉంది ఇప్పటి నుండి మీరు పాయింట్ ని ప్రోగ్రామ్లో సృష్టించిన కొత్త డేటా రకంగా పరిగణించవచ్చు ఇది ఇప్పటివరకు మీ సెటప్కు పూర్తిగా కొత్తది ఇప్పటి వరకు మనము పూర్ణాంకం మరియు ఫ్లోట్ మరియు క్యారెక్టర్ వంటి ఇప్పటికే ఉన్న అన్ని డేటా రకాలను ఉపయోగిస్తున్నాము కానీ మీ స్వంత డేటా రకాలను ఎలా సృష్టించాలో మనము మొదటిసారి చూస్తున్నాము కాబట్టి మనము పాయింట్ అనే కొత్త డేటా రకాన్ని సృష్టించాము దానిలో x మరియు y రెండు మెంబర్లుగా ఉంటాయి ఇలా చేయడం ద్వారా మీరు కాంపౌండ్ డేటా టైప్ ను నిర్వచించడానికి ఒక పనితీరు ను పొందుతారు ప్రస్తుతానికి మీకు స్టోరేజ్ లేదు ఇది నాకు పూర్ణాంకం ఉందని చెప్పడం లాంటిది int a int b మరియు మీరు a మరియు b పేర్లతో వేరియబుల్స్ ని కలిగి ఉండాలి పూర్ణాంకాన్ని కలిగి ఉండటం ద్వారా మీకు స్టోరేజ్నిల్వ స్థలం ఉండదు అదేవిధంగా మనము struct పాయింట్ అనే ప్రాథమిక డేటా రకాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్లో x అనే పూర్ణాంకం మరియు y అనే పూర్ణాంకం అనే రెండు విషయాలు ఉంటాయి అది కలిసి సమూహం చేయబడింది ఈ సేకరణ రెండు వేర్వేరు పూర్ణాంకాల వలె చూడడానికి బదులుగా ఈ సేకరణ ఒక పాయింట్కి ప్రాతినిధ్యం వహిస్తుంది ఇది ఉపయోగకరంగా ఉంటుంది దీన్ని చూద్దాం 2Dలో ఒక పాయింట్ ఇప్పుడు రెండు పూర్ణాంకాలు స్ట్రక్చర్ వేరియబుల్స్ డిక్లేర్ చేయడానికి వివిధ మార్గాలు ఉన్నాయి ఈ ఎగువ భాగాన్ని చూద్దాం మీకు స్ట్రక్ట్ పాయింట్ int x int y ఉంది మరియు ఈ జంట బ్రేస్ లను కలిగి ఉంది ఆపై పాయింట్ 1 మరియు పాయింట్ 2 ఉన్నాయి దీన్ని అర్థం చేసుకుందాం పాయింట్ 1 మరియు పాయింట్ 2 అనే రెండు వేరియబుల్స్ స్ట్రక్ట్ పాయింట్ అని పిలువబడే డేటా రకం మరియు స్ట్రక్ట్ పాయింట్ డేటా రకంలో x మరియు y అనే రెండు పూర్ణాంకాలు ఉంటాయి కాబట్టి దీన్ని చేయడానికి ఇది ఒక మార్గం లేదా మీరు ఇప్పటికే వేరియబుల్స్ కోసం డిక్లరేషన్లు చేయకుండా స్ట్రక్చర్ని మాత్రమే డిఫైన్ చేసి ఉంటే మీరు ఈ పాయింట్లు రెండు పూర్ణాంకాలతో కూడిన డేటా టైప్ అని చెప్పి ఈ భాగాన్ని మాత్రమే డిక్లేర్ చేయవచ్చు మీరు దానిని వదిలివేసి తిరిగి వచ్చి నాకు రెండు వేరియబుల్స్ పాయింట్ 1 మరియు పాయింట్ 2 కావాలి అని చెప్పవచ్చు అవి రెండూ స్ట్రక్ట్ పాయింట్ రకానికి చెందినది మీరు ఈ లైన్ను సరిగ్గా చూస్తే పూర్ణాంకాలు మరియు ఫ్లోట్ల కోసం మనం ఏమి చేసామో దానికి చాలా పోలి ఉంటుంది ఎడమ వైపున మీరు డేటా రకంతో ప్రారంభించి ఆపై మీరు కామాతో వేరు చేయబడిన వేరియబుల్ పేర్ల జాబితాను కలిగి ఉంటారు డేటా రకం కి మాత్రమే ఈ కీవర్డ్ ముందు struct ని కలిగి ఉంటుంది ఇది మనము డేటా రకానికి కేటాయించిన పేరు కాబట్టి ఈ సమయంలో పాయింట్ 1 మరియు పాయింట్ 2 కోసం స్టోరేజ్నిల్వ కేటాయించబడుతుంది కాబట్టి పాయింట్ 1కి రెండు పూర్ణాంకాలు ఉంటాయి మరియు పాయింట్ 2కి కూడా రెండు పూర్ణాంకాలు ఉంటాయి దీన్ని ప్రారంభించేందుకు ఒక మార్గం ఉంది అది ఇక్కడ చివరి పంక్తిలో struct point point1 3 2 అని ఉంది ఈ సమయంలో మీరు పాయింట్ 1 అనేది struct point అనే డేటా రకానికి చెందినది అని చెబుతున్నారు రెండు మెంబర్లు x మరియు y ఉన్నందున రెండు మెంబర్లు వరుసగా 3 మరియు 2 విలువలను పొందుతాయి కాబట్టి పాయింట్ 1కి అది x 3గా మరియు y 2గా ఉండాలి అని చెప్పడానికి ఇది ఒక మార్గం ఇది కూడా ప్రాథమిక డేటా రకాల కోసం మన వద్ద ఉన్నదానికి చాలా పోలి ఉంటుంది ఇక్కడ మనం int x 5 అని చెప్పవచ్చు మీరు x అనే వేరియబుల్ని ప్రకటించడమే కాదు దాని కోసం స్టోరేజ్ కేటాయించడంతో పాటు విలువను 5కి ఇనీషలైజ్ చేస్తున్నారు వ్యక్తిగత మూలకాలను ఎలా యాక్సెస్ చేయాలో చూద్దాం x మరియు y లను మెంబర్లు అంటారు మరియు మెంబర్లను సూచించడం డాట్ ఆపరేటర్ లేదా పీరియడ్ అని పిలవబడే దానితో చేయబడుతుంది పాయింట్ 1 అనేది వేరియబుల్ పాయింట్ 1 డాట్ x మీకు x కోఆర్డినేట్ను ఇస్తుంది మరియు పాయింట్ 2 డాట్ y మీకు పాయింట్ 2 యొక్క y కోఆర్డినేట్ను ఇస్తుంది మరియు ఈ చిన్న కోడ్ ను చూద్దాం నేను స్క్రీన్పై పాయింట్ 1ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి printf "పాయింట్ 1 d d" పాయింట్ 1 డాట్ xపాయింట్ 1 డాట్ y ఈ స్టేట్మెంట్ పాయింట్ 1 డాట్ x పాయింట్ 1 యొక్క x మెంబర్ని సూచిస్తుంది మరియు దానిని పూర్ణాంకంగా ప్రింట్ చేస్తుంది పాయింట్ 1 యొక్క y మెంబర్ని పూర్ణాంకంగా ప్రింట్ చేస్తుంది ఈ లైన్ అదే చేస్తుంది మీరు వాటిని ప్రింటింగ్ కోసం ఉపయోగించవచ్చు కాబట్టి మీరు పాయింట్ 1 మరియు పాయింట్ y యొక్క విలువలను చదివారు మీరు పాయింట్ 1 యొక్క కంటెంట్లను కూడా మార్చవచ్చు మీరు దానిలోకి వ్రాయవచ్చు కాబట్టి పాయింట్ 1 డాట్ x 0 పాయింట్ 1 డాట్ y మైనస్ 10కి సమానం ఇది మీరు ప్రస్తుతం కలిగి ఉన్న విలువను 0 10 అనే బిందువుకు మారుస్తుంది ఇంటిలో ఇంతకు ముందు ఏ విలువ ఉన్నా ఇప్పుడు దానిని 0 10 కి మారుస్తుంది మీరు చేయవలసిన ఒక చిన్న విషయం గమనించండి మీరు పాయింట్ డాట్ x మరియు పాయింట్ డాట్ వైని యాక్సెస్ చేయలేరు పాయింట్ అనేది డేటా టైప్ అని గుర్తుంచుకోండి డేటా టైప్ అంటే మీకు ఇప్పటికే నిల్వ ఉందని అర్థం కాదు మీరు నిర్దిష్ట డేటా రకం యొక్క వేరియబుల్ కలిగి ఉన్నప్పుడు మాత్రమే స్టోరేజ్ కేటాయించడం జరుగుతుంది మీరు స్ట్రక్చర్ల ఇన్స్టెంన్స్ లను మాత్రమే ఉపయోగించవచ్చు అవి మీరు ఉపయోగించిన వేరియబుల్స్ మరియు అసలు డేటా రకం కాదు కాబట్టి పాయింట్1 డాట్ x అనేది సరైనది పాయింట్ డాట్ x సరైనది కాదు పాయింట్ 2 డాట్ y సరైనది పాయింట్ డాట్ y సరైనది కాదు పాయింట్ 1 డాట్ x మరియు పాయింట్ 2 డాట్ x వాస్తవానికి రెండు వేర్వేరు వేరియబుల్స్ అని కూడా మీరు తెలుసుకోవాలి వాటికి రెండు వేర్వేరు మెమరీ స్థానాలు ఉన్నాయి మరియు అవి మిశ్రమంగా ఉండవు స్ట్రక్చర్ల యొక్క ఇతర ఉదాహరణలను చూద్దాం కాబట్టి ఒక క్లాసికల్ ఉదాహరణ విద్యార్థి ఐడిని కలిగి ఉన్న విద్యార్థి మరియు ఒక విద్యా సంస్థగా వీటిని పరిశీలించాలి అనుకుంటున్నాను విద్యార్థి వయస్సు ఎంత విద్యార్థి మగ లేదా ఆడ మరియు విద్యార్థి యొక్క CGPA ఏమిటి మరియు అందువలన ఇది ఒక తార్కిక విషయాల సమూహం నా దగ్గర విద్యార్థి ఐడి ఉంది మరియు దానితో పాటు వయస్సు అనే పూర్ణాంకం ఉంది నాకు ఒక క్యారెక్టర్ ఉంది విద్యార్థి మగ లేదా ఆడ అనేదానిపై ఆధారపడి నేను బహుశా m లేదా fని ఉంచుతాను మరియు CGPA అనేది సాధారణంగా ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ కాబట్టి నేను దీనిని డబుల్ CGPAగా ఉంచబోతున్నాను ఇది విషయాల తార్కిక సేకరణ నేను వాటిని నాలుగు వేర్వేరు పూర్ణాంకాలుగా ఉంచడానికి బదులుగా ఈ సేకరణను స్ట్రక్చర్ గా కలిగి ఉంటే ఒక అర్థం ఉంది కాబట్టి ఇది విద్యార్థికి సంబంధించిన మొత్తం సమాచారం మరియు మనము ఈ సమాచారాన్ని ఇక్కడ studentInfo అని పిలుస్తాము అదేవిధంగా నేను తేదీని చూడబోతున్నట్లయితే నా దగ్గర మూడు విషయాలు ఉన్నాయి అవి తేదీ రోజు నెల మరియు సంవత్సరం ఈ మూడు మనకు అవసరం మళ్ళీ నేను దానిని మూడు వేర్వేరు పూర్ణాంకాలుగా ఉంచగలను కానీ వాటన్నింటినీ ఒక తార్కిక యూనిట్గా ఉంచడం అర్ధమే ఎందుకంటే ఒకదానికొకటి సంబంధం లేని మూడు వేర్వేరు పూర్ణాంకాలతో వ్యవహరించే బదులు నేను ఈ రోజు ఈ తేదీని సెటప్ చేయగలను చివరగా బ్యాంక్ ఖాతా అని పిలువబడే మరొక ఉదాహరణను చూద్దాం కాబట్టి ఇది బ్యాంకు ఖాతా వివరాలను కలిగి ఉండాలి వాస్తవానికి బ్యాంక్ ఖాతా ఉన్న వ్యక్తి పేరు నా దగ్గర ఉంది ఈ సందర్భంలో మీకు 15 బైట్ల క్యారక్టర్ అర్రేపేరు ఉంది కాబట్టి పేరు 15 బైట్ల వరకు ఉండవచ్చు ఆపై పూర్ణాంక ఖాతా సంఖ్య ఉంటుంది ఈ సందర్భంలో ఖాతా సంఖ్య ఇంటిజర్ గా ఉంటుందని భావిస్తున్నారు మీ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ డబుల్ విలువగా భావించబడుతుంది మరియు నేను నా కస్టమర్ల బర్తడే ను ట్రాక్ చేయాలనుకోవచ్చు మరియు అది ఒక స్ట్రక్చర్ మీరు వివిధ రకాల డేటా రకాలను కలపవచ్చు మరియు సరిపోల్చవచ్చు మరియు వాటిని ఒక స్ట్రక్చర్ లో ఉంచవచ్చు అని నేను ఇంతకు ముందు చెప్పాను కాబట్టి ఇందులో మనకు క్యారక్టర్ అర్రే 15 పరిమాణం పూర్ణాంకం డబుల్ మరియు స్ట్రక్చర్ లో తేదీ లేదా బర్తడే అని పిలువబడే మరొక స్ట్రక్చర్ ని కలిగి ఉన్నాము బర్తడే అనే మెంబర్ ఉంది దీని డేటా రకం struct date కాబట్టి నేను ఇప్పటికే పేర్కొన్న తేదీకి 3 మెంబర్లు ఉన్నాయి కాబట్టి కొంత కోణంలో మనకు ఇక్కడ సమూహ స్ట్రక్చర్ లు ఉన్నాయి కాబట్టి బ్యాంక్ ఖాతా అని పిలువబడే ఈ స్ట్రక్చర్ లో స్ట్రక్చర్ తేదీ అని పిలువబడే స్ట్రక్చర్ ని కలిగి ఉన్నాము కాబట్టి ఈ రకమైన నెస్టింగ్ నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మరొక ఉదాహరణ చూద్దాం మనకు దీర్ఘచతురస్రం ఉందని అనుకుందాం మరియు దీర్ఘచతురస్రం దానికదే డేటా రకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ దీర్ఘచతురస్రం ఎడమ దిగువ బిందువు మరియు కుడి ఎగువ బిందువు ద్వారా పేర్కొనబడింది కాబట్టి నేను దీర్ఘచతురస్రాన్ని నిర్వచించే రెండు వేర్వేరు పాయింట్లను కలిగి ఉన్నాను అవి ఎడమ దిగువ పాయింట్ మరియు కుడి ఎగువ బిందువు ఇక్కడ రెక్టాంగిల్ అనేది డేటా టైప్ ఉదాహరణకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది నేను వెళ్లి దీర్ఘచతురస్రాన్ని గీయాలనుకుంటున్నాను నేను ఈ రెక్టాంగిల్ ని డ్రా ఫంక్షన్కు పాస్ చేస్తాను కాబట్టి ఈ స్ట్రక్చర్ రెక్టాంగిల్ ని చూద్దాం కాబట్టి మనకు రెక్టాంగిల్ అని పిలువబడే కొత్త డేటా టైప్ కావాలి మరియు ఇది pt1 మరియు pt2 అనే రెండు మెంబర్లను కలిగి ఉంటుంది pt1 అనేది struct పాయింట్ డేటా టైప్ మరియు pt2 కూడా struct పాయింట్ డేటా టైప్ అని మనం గుర్తుంచుకోవాలి pt1 అంటే ఎడమ దిగువ మూలను మరియు pt2 అంటే కుడి ఎగువ మూలను సూచిస్తుంది ఇప్పుడు మనము ఈ తదుపరి సమూహ స్ట్రక్చర్ లో ఏదైనా యాక్సెస్ చేయాలనుకుంటే మీరు దీన్ని చేయవచ్చు rect1 అనేది రెక్టాంగిల్ టైప్ యొక్క వేరియబుల్ మీరు ఇక్కడ డిక్లరేషన్ని చూడవచ్చు డేటా రకం ఎగువన ఉంది మరియు రెక్టాంగిల్ రకం యొక్క వేరియబుల్ రెక్ట్1 x అనేది వేరియబుల్ rect1ని సూచిస్తుంది ఇందులో రెండు మెంబర్లు pt1 మరియు pt2 ఉన్నాయి మరియు pt1 మెంబర్ xని మెంబర్ గా కలిగి ఉన్నాము కాబట్టి మీరు మెంబర్ లో మెంబర్ ని చూస్తున్నారు మరియు మీరు దానిని 4కి సెట్ చేసి rect1 yని 5కి సెట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఇది దీర్ఘచతురస్రాన్ని ఎడమ దిగువ బిందువు 4 కామా 5గా ఉండేలా సెట్ చేస్తుంది మీరు దీన్ని కూడా చేయవచ్చు rect1 pt1 అనేది 4 5 మనము ఇప్పటికే ఈ ఉదాహరణను చూశాము మనకు సమూహ స్ట్రక్చర్ కేసు మాత్రమే ఉంది pt1 లో x మెంబర్ 4ని తీసుకుంటుంది మరియు y మెంబర్ విలువ 5 గా ఉంటుంది నెస్టింగ్ స్ట్రక్చర్ల యొక్క ఈ భావన చాలా వస్తువులను నిర్మించడానికి నిజంగా ఉపయోగపడుతుంది ఈ ఉదాహరణను మరోసారి చేద్దాం ఇలాంటి నెస్టింగ్ స్ట్రక్చర్లు మనకు x మరియు y అనే రెండు మెంబర్లు ఉన్న స్ట్రక్ట్ పాయింట్ ఉంది మరియు నా దగ్గర డేటా టైప్ పాయింట్ గల వేరియబుల్ p ఉంది అపై నాకు రెండు పాయింట్లు తీసుకునే స్ట్రక్ట్ లైన్ ఉందని చెప్పండి కాబట్టి టూ డైమెన్షనల్ ప్లేన్లో లైన్ రెండు పాయింట్లకు సంబంధించి నిర్వచించబడింది మరియు నాకు ఈ రెండు పాయింట్లు ఉన్నాయి ఇది ఇక్కడ ఈ నీలిరంగు లైన్ L మరియు లైన్ L లో p1 మరియు p2 ఉన్నాయి కాబట్టి L లో ఈ పాయింట్ p1 x కోఆర్డినేట్ L డాట్ p1 డాట్ x మరియు y కోఆర్డినేట్ L డాట్ p1 డాట్ y ఇక్కడ ఈ పాయింట్ L లో p2 దీని x కోఆర్డినేట్ L x మరియు దాని y కోఆర్డినేట్ L అదేవిధంగా నేను ఒక త్రిభుజాన్ని తయారు చేయగలను మరియు దాని కోసం నేను మూడు పాయింట్లను పేర్కొనాలి డేటా టైప్ ట్రయాంగిల్ అని పిలుస్తారు మరియు వేరియబుల్ను T అని పిలుస్తారు కాబట్టి T డాట్ p1 డాట్ x మరియు T డాట్ p1 డాట్ y అనేది త్రిభుజం యొక్క మూలల్లో ఒకటి మరియు మరో రెండు మూలలు p2 మరియు p3 ఉన్నాయి నేను p పాయింట్ pని 4 కామా 11 లైన్ L1 అనేది2 7 నుండి 10 9 కి వెళ్తుంది ఈ మూడింటిని అక్షాంశాలుగా ఉండే త్రిభుజం ఉండేలా సెటప్ చేయాలనుకుంటున్నాను మనం దీన్ని ఎలా చేయాలి మనము దీన్ని ఇలా చేస్తాము మనము ముందుగా స్ట్రక్ట్ పాయింట్ p ఉందని చెప్పాము మనకు ఇప్పటికే స్ట్రక్ట్ లైన్ L మరియు స్ట్రక్ట్ ట్రయాంగిల్ T ఉన్నాయి ఈ డిక్లరేషన్లు ఇప్పటికే అమల్లో ఉన్నాయని P L T కోసం డిక్లరేషన్లు ఉన్నాయని అనుకుందాం మరియు ఇప్పుడు మనకు P L మరియు T వేరియబుల్స్ ఉన్నాయి ఈ పాయింట్ P ని 411 గా చేయడానికి మనము P డాట్ x 4 మరియు P డాట్ y 11 అని చెప్పవచ్చు మరియు లైన్ 2 7 నుండి 10 9 వరకు సూచించడానికి L డాట్ p1 డాట్ x 2 మరియు L డాట్ p1 డాట్ y 7 అని చెప్పవచ్చు L డాట్ p2 డాట్ x 10కి సమానం మరియు L డాట్ p2 డాట్ y 9 ఈ పాయింట్కి చెందినది మనకు రెండు పాయింట్లు ఉన్నాయి మరియు ప్రతి పాయింట్కి మనకు x కోఆర్డినేట్ మరియు y కోఆర్డినేట్ ఇవ్వబడతాయి చివరగా త్రిభుజానికి మనకు మూడు పాయింట్లు అవసరం మరియు ప్రతి బిందువుకు మనము x మరియు y కోఆర్డినేట్ ఇస్తాము ఈ కొత్త డేటా టైప్ను నిర్వచించడం చాలా ఉపయోగకరమైన మరియు శక్తివంతమైన విషయం మరియు కొన్ని సార్లు దాని స్ట్రక్చర్ రెక్టాంగిల్ మరియు స్ట్రక్ట్ pt అని చెప్పడం చాలా శ్రమతో కూడుకున్నది మరియు C ప్రోగ్రామింగ్ భాష మీకు టైప్డెఫ్ అని పిలువబడే ఈ షార్ట్ కట్ని ఇస్తుంది టైప్డెఫ్ అనేది కొత్త డేటా రకాలను సృష్టించడానికి ఉపయోగించబడుతుంది ఉదాహరణకు నా దగ్గర పూర్ణాంకం ఉందని అనుకుందాం మరియు నేను పూర్ణాంకానికి జోడించాలనుకుంటున్న అర్థం వయస్సు కాబట్టి మీరు అనుకోకుండా దాన్ని వేరే రకానికి చెందిన వాటితో కలపకూడదు లేదా వాల్యూమ్ అని చెప్పండి లేదా టైప్ తేదీకి చెందినది ఇది వయస్సు మరియు ఇది పూర్ణాంకం నేను దాని పూర్ణాంకానికి చెబితే నేను అనుకోకుండా ఈ వేరియబుల్ను మరెక్కడా ఉపయోగించగలను అయితే ఇప్పుడు నేను ఏమి చేయబోతున్నాను అంటే వయస్సు అనేది టైప్డెఫ్ ద్వారా పూర్ణాంకం అని అని చెప్పబోతున్నాను నా ఉద్దేశ్యం ఏమిటంటే నేను వయస్సును డేటా రకంగా ఎక్కడ చూసినా అది వాస్తవానికి పూర్ణాంకం ఇప్పుడు నేను ఏజ్ మై ఏజ్ 99 అని ప్రకటిస్తే మై ఏజ్ అనేది ఏజ్ డేటా టైప్ కి చెందినదని స్పష్టంగా తెలుస్తుంది మరియు వాల్యూమ్ లేదా లెంగ్త్ మొదలైన వాటితో నేను దానిని కలపడం ఇష్టం లేదు ఇది వాస్తవానికి వయస్సు గురించి చెబుతుంది కాబట్టి టైప్డెఫ్ చేయడం ఈ కలయిక ముఖ్యంగా స్ట్రక్చర్లలో ఉపయోగపడుతుంది ఉదాహరణకు మనము ఈ స్ట్రక్ట్ పాయింట్ స్ట్రక్ట్ పాయింట్ని పదేపదే ఉపయోగిస్తున్నాము ఇప్పుడు నేను టైప్డెఫ్ స్ట్రక్ట్ పాయింట్ పాయింట్ టైప్ అని చెప్పే షార్ట్ కట్ని ఉపయోగించబోతున్నాను కాబట్టి ఇది ఏమి చేస్తుంది ఇది పాయింట్ టైప్ అనే కొత్త డేటా రకాన్ని నిర్వచిస్తుంది ఇది నిజానికి పాయింట్ అనే స్ట్రక్చర్ కాబట్టి ఇది టైప్ పాయింట్ స్ట్రక్చర్ మరియు దానికి మారుపేరు పాయింట్ టైప్ ఇప్పటి నుండి నేను struct point1 అని చెప్పకుండా ఉండగలను మరియు దానికి బదులుగా నేను pointType point1 point2 అని చెప్పగలను ఇక్కడ చివరి పంక్తిలో ఇది ప్రాథమిక వేరియబుల్స్ కోసం మనం చేసేదానికి చాలా పోలి ఉంటుందని మీరు చూడవచ్చు మనము మొదట వేరియబుల్స్ డేటా టైప్ ని ఉంచాము మరియు తరువాత కామాతో వేరు చేయబడిన జాబితాను ఉంచాము వేరియబుల్ డేటా టైప్లో స్ట్రక్ట్ అని పిలువబడే ఈ అదనపు విషయం లేదు దాని తర్వాత స్ట్రక్చర్ పేరు ఉంటుంది బదులుగా దీనికి పాయింట్టైప్ అనే మారుపేరు ఉంది కాబట్టి ఇది నిజానికి struct point1 మరియు point2 రాయడానికి సమానం కాబట్టి ఇది ప్రతిసారీ ఈ స్ట్రక్ట్ పాయింట్ని టైప్ చేయడాన్ని నివారిస్తుంది